మెండెలియాన్ వంశపారంపర్యపు పాటర్న్స్ లో సమస్యలు రెండవ వారం లెక్చర్ కు తిరిగి స్వాగతం ఇది II వ వారంలో రెండవ లెక్చర్ ఇక్కడ మనము వంశపారంపర్య లక్షణాలను గురించి చర్చిస్తాము మనము ఇప్పటికే వంశపారంపర్య లక్షణాలను గురించి పరిచయం చేసుకున్నాము ప్రజలతో మాట్లాడటం ద్వారా మీరు ఒక వంశావృక్షాన్ని ఎలా నిర్మిస్తారో మనము ఉపయోగించే అన్ని చిహ్నాలను అర్థం చేసుకున్నాము ఆటోసోమ్ X క్రోమోజోమ్లు Y క్రోమోజోమ్లు మొదలైన వాటిలో ఉన్న జన్యువు ఫలితంగా ఇది డామినెన్ట్ ఫెనోటైప్ రిసెసివ్ ఫెనోటైప్ కాదా అని ఇది మీకు తెలుస్తుంది అనే దాని గురించి కూడా మనము వంశపు విశ్లేషణ శక్తిని అర్థం చేసుకున్నాము ఇప్పుడు మనం కొన్ని ప్రశ్నలను చూడబోతున్నాం వంశపారంపర్యతను అర్థం చేసుకోవడంలో మీరు ఎంత సమర్థులో మరియు జన్యుశాస్త్రం గురించి మీరు కొంత అంచనా గురించి మాట్లాడగలరా అని మీ అవగాహన ను పరీక్షించుకుందాం ఆపై మనము మినహాయింపులు అని పిలవబడే వాటిలోకి వెళ్తాము మీరు చూసే ఫెనోటైప్ లు ఆటోసోమల్ డామినెంట్ రిసెసివ్ మరియు మొదలైన నాలుగు లేదా ఐదు నియమాలలో ఒకదానికి వస్తాయి కొన్ని మినహాయింపు లు ఉండవచ్చు మరియు అది వంశపు సంక్లిష్టతకు ఎలా దోహదపడుతుంది అని తెలుసుకోవచ్చు కాబట్టి ముందుగా వంశపరంపర్యపు ఉదాహరణలను కొన్ని చూద్దాం ఇది ఒక ఉదాహరణ కాబట్టి ఇక్కడ ఇవ్వబడిన వంశపారంపర్యత మానవులలో చాలా అరుదైన జీవరసాయన రుగ్మత యొక్క వారసత్వాన్ని గుర్తించింది ప్రభావిత వ్యక్తులు సర్కిల్ ద్వారా సూచించబడ్డారు మీరు చూసినది కాబట్టి ఇక్కడ చూపిన ప్రతి వ్యక్తి ఫిల్ చేయబడింది ఒక నిర్దిష్ట రుగ్మతను కలిగి ఉంటారు కాబట్టి ప్రశ్న ఏమిటంటే ఈ రుగ్మతకు allele ఆధిపత్యమా లేక తిరోగమనమా ఆధిపత్య పరిస్థితి ఫలితంగా ఏర్పడిన ఫెనోటైప్ లేదా మాంద్యం పరిస్థితి అనేది మనకు ఉండే ప్రశ్న ఇది చాలా సులభం ఎందుకంటే ఒక ఫెనోటైప్ పురుషుడు మరియు స్త్రీ రెండింటినీ ప్రభావితం చేసి మగ మరియు ఆడ ఇద్దరి ద్వారా వ్యాపిస్తే మరియు తల్లిదండ్రులలో ఒకరు కూడా ప్రభావితమైతే అది ఆటోసోమల్ డామినెంట్ డిజార్డర్ అని మనము ఇప్పటికే చర్చించాము కాబట్టి allele ఎక్కువగా ఆధిపత్యం చెలాయిస్తుంది ఎందుకంటే మీరు ఉదాహరణకు ఇక్కడ చూస్తే మీరు తల్లిదండ్రులలో ఒకరిని ప్రభావితం చేసినట్లు మరియు అదేవిధంగా మీరు ఎక్కడికి వెళ్లినా మరియు ఇది ఆటోసోమల్ డామినెంట్ డిజార్డర్ ఇప్పుడు వ్యక్తి 1 2 మరియు 3 అనే ముగ్గురు వ్యక్తుల జన్యురూపం ఏమిటి అనేది ఇక్కడ ప్రశ్న ఆ వ్యక్తి యొక్క జన్యురూపం ఏమిటో తెలుసుకోవడానికి మీరు ఈ వంశపు మరియు ఫెనోటైప్ ను ఉపయోగించగలరా సమాధానం అవును మేము చేయగలం కాబట్టి మీరు దీన్ని ఎలా చేస్తారు మీరు జన్యురూపాన్ని చాలా చక్కగా ప్లాట్ చేస్తారు కాబట్టి ఈ వ్యక్తి యొక్కఫెనోటైప్ ఫలితంగా లోపభూయిష్ట allele కలిగి తప్పక సంఖ్య 1 నుండి ప్రారంభిద్దాం ఇప్పుడు ఆమె ఫెనోటైప్ ను చూపించడానికి చెడు allele యొక్క ఒక కాపీ కూడా సరిపోతుంది ఆమె డామినెన్ట్ allele కోసం సజాతీయంగా ఉంటే ఆమె కూడా అదే లక్షణాలను చూపుతుంది కాబట్టి ఆమె డామినెన్ట్ allele కు హోమోజైగస్గా ఉందా లేదా డామినెన్ట్ allele కోసం వైవిధ్యభరితమైనదా అని మనకు ఎలా తెలుసు సమాధానం కోసం మీరు తరువాతి తరానికి చూడవచ్చు తరువాతి తరంలో నలుగురు పిల్లలలో వారిలో ఒకరు సాధారణమైనది మరియు ఈ వ్యక్తి అతను తన తల్లి నుండి ఒక సాధారణ allele అందుకున్నట్లయితే మాత్రమే అతను సాధారణ స్థితిలో ఉంటాడు ఎందుకంటే తండ్రి ఒక allele అందిస్తాడు తల్లి ఇతర alleleకి సహకరించాలి ఎందుకంటే ఇది ఆటోసోమల్ మరియు స్పష్టంగా ఈ allele తల్లి నుండి వచ్చింది కాబట్టి ఆమె డామినెన్ట్ allele కోసం భిన్నమైనదిగా ఉండాలి డామినెన్ట్ allele కోసం ఈ వ్యక్తికి వైవిధ్యభరితంగా ఉండాలి తరువాతి తరంలో చూద్దాం ఇక్కడ ఈ వ్యక్తి రుగ్మతను చూపుతున్నాడు కానీ మనకు తెలియనిది జన్యురూపం అతను డామినెన్ట్ allele కోసం హోమోజైగస్ కావచ్చు లేదా డామినెన్ట్ allele కోసం హెటెరోజైగస్ కావచ్చు ఇప్పుడు అతను డామినెన్ట్ allele కోసం హోమోజైగస్ లేదా హెటెరోజైగస్ అని మీకు ఎలా తెలుసు మనము ఇక్కడ చేసిన విధంగానే మేము ఈ తరాన్ని చూడవచ్చు మరియు రుగ్మతను చూపించకుండా ఇద్దరు వ్యక్తులు లక్షణరహితంగా ఉన్నట్లు మీరు కనుగొంటారు అంటే వారు ప్రతి పేరెంట్ నుండి ఒక సాధారణ allele వారసత్వంగా పొందాలి ఆమె స్పష్టంగా ఒక allele కు దోహదపడింది మరియు అతను ఇతర allele దోహదం చేసి ఉండాలి అందుచేత అతను కూడా భిన్నమైన వ్యక్తిగా ఉండాలి అది మనల్ని ఈ ఇద్దరు వ్యక్తుల వద్దకు తీసుకువస్తుంది మరియు ఈ ఇద్దరు వ్యక్తులు డామినెన్ట్ allele కోసం సజాతీయంగా ఉన్నారా లేదా డామినెన్ట్ alleleకి భిన్నత్వం కలిగి ఉన్నారా అని నిజంగా చెప్పలేరు ఎందుకంటే రెండూ సాధ్యమే ఈ కాపిటల్ B ఇక్కడ నుండి లేదా ఇక్కడ నుండి రావచ్చు లేదా ఇద్దరూ తల్లిదండ్రుల నుండి రావచ్చు కాబట్టి డామినెన్ట్ allele కోసం ప్రతిఒక్కరికీ 50 సంభావ్యత ఉంది లేదా డామినెన్ట్ allele కోసం భిన్నమైనది కాబట్టి ఇక్కడ చూపినట్లుగా జన్యురూపం ఎలా ఉంటుందనే దానితో మనం సంఖ్య 1 సంఖ్య 2 మరియు సంఖ్య 3 యొక్క జన్యురూపాన్ని ఎటువంటి గందరగోళం లేకుండా చెప్పగలుగుతాము కాబట్టి మీరు చూసే ఫెనోటైప్ ఒక డామినెన్ట్ పాత్ర అయితే ఒక వ్యక్తి ఒక ఉత్పరివర్తన allele క్యారియర్ లేదా హోమోజైగస్ అయ్యే అవకాశం ఉందా వారసత్వ విధానం ఎలా ఉంటుందనే దాని గురించి మీరు ఒక నిర్ధారణకు రావచ్చు ఇప్పుడు మనము మరొక సమస్యను చూద్దాం ఈసారి మీరు కోర్సు పూర్తి చేశారని మరియు మీరు ఒక జన్యు సలహాదారుగా మారారని అనుకోండి మరియు వారి భవిష్యత్తు పిల్లలు ఒక నిర్దిష్ట జన్యు వ్యాధికి గురయ్యే ప్రమాదానికి సంబంధించి ఒక కుటుంబం మీ కోసం సలహా కోసం వస్తుంది కాబట్టి షరతు క్రింద ఇవ్వబడింది మీరు దాన్ని తెరపై చదవవచ్చు ఒక జంట భార్యాభర్తలు ఒక కుటుంబాన్ని ప్రారంభించాలని యోచిస్తున్నట్లు సమాచారం కోసం మీ వద్దకు వచ్చారు ఈ వ్యక్తికి రాకేష్ గతంలో ఒకసారి వివాహం చేసుకున్నాడు మరియు అతనికి మరియు అతని మొదటి భార్యకు సిస్టిక్ ఫైబ్రోసిస్ ఉన్న బిడ్డ ఉంది ఇది నిజంగా తీవ్రమైన వ్యాధి మరియు వ్యక్తి ఎక్కువ కాలం జీవించలేడు ప్రస్తుత భార్య సోదరుడు అతని రెండవ భార్య పూజకు సిస్టిక్ ఫైబ్రోసిస్ ఉంది మరియు అతను మరణించాడు మరియు ఈ పరిస్థితి సిస్టిక్ ఫైబ్రోసిస్ ఒక ప్రాణాంతకమైన తిరోగమన జన్యుపరమైన రుగ్మత మరియు వాస్తవానికి వారు ఎక్కువ కాలం జీవించలేనందున వారికి పిల్లలు పుట్టలేరు కాబట్టి రిసెసివ్ allele కోసం మీకు హోమోజైగస్ పరిస్థితి ఉన్నప్పుడు అది సాధారణంగా తరువాతి తరానికి వెళ్ళదు కాబట్టి వారు అడగాలనుకున్న సలహా ఏమిటంటే రాకేష్ మరియు అతని రెండవ భార్య పూజకు సిస్టిక్ ఫైబ్రోసిస్తో ఒక బిడ్డ పుట్టే అవకాశం ఉంది ఎందుకంటే కుటుంబ చరిత్ర ఉంది కాబట్టి మీ వద్ద ఉన్న ఏకైక సమాచారం ఏమిటంటే ఈ ఇద్దరు రాకేష్ మరియు పూజ వారికి వ్యాధి లేదు అవి లక్షణం లేనివి వారు వాహకాలు కావచ్చు కానీ ప్రమాదం ఏమిటి వారు క్యారియర్లు అయితే తరువాతి తరంలో వారు ప్రభావితం అయ్యే పిల్లలను కలిగి ఉంటారు కాబట్టి ఈ సమాచారాన్ని మీరు నిజంగా ఎలా ఉపయోగించాలి వారు ఒక వంశాన్ని నిర్మించడానికి మరియు జన్యురూపాన్ని అంచనా వేయడానికి మరియు వారి పిల్లలకు సిస్టిక్ ఫైబ్రోసిస్ ఉందో లేదో మళ్ళీ అంచనా వేయడానికి వారు ఏమి చెప్పినప్పటికీ ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం సరేనా కాబట్టి వంశాన్ని గీయండి కాబట్టి ఇది ఎవరు మీరు రాకేష్ అనే వ్యక్తి గురించి మాట్లాడబోతున్నారు ఇక్కడ రాకేష్ సరియైనదా అతను లక్షణం లేనివాడు అతను సాధారణ మరియు అతని మొదటి భార్య సాధారణమైనది మరియు వారి కుమారుడికి సిస్టిక్ ఫైబ్రోసిస్ ఉంది ఇప్పుడు అతను మళ్ళీ వివాహం చేసుకున్నాడు మరియు అది పూజ అనే అమ్మాయి ఇప్పుడు వారు పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నారు మరియు చివరికి వారికి బిడ్డ పుట్టాడా అతనికి లేదా ఆమెకు సిస్టిక్ ఫైబ్రోసిస్ ఉందా అని మనకు తెలియదు కాబట్టి మీ వద్ద ఉన్న ఇతర సమాచారం ఏమిటి కాబట్టి సిస్టిక్ ఫైబ్రోసిస్ కారణంగా పూజ సోదరుడు మరణించాడని మాకు తెలుసు కాబట్టి ఇది మీ వద్ద ఉన్న సమాచారం కానీ మరెవరూ ప్రభావితం కాదు సహజంగానే ఆమె తల్లిదండ్రులను మీరు ఇంటర్వ్యూ చేసారు మరియు వారు సాధారణంగా ఉన్నారు ఆ విధంగా అనుకుందాం ఇప్పుడు మీరు జన్యురూపాన్ని ఎలా గీస్తారు ఇక్కడ చూద్దాం కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి ప్రభావితం అయ్యాడు మరియు తిరోగమన స్థితి వల్ల సిస్టిక్ ఫైబ్రోసిస్ ఏర్పడిందని చెప్పండి అది ఇప్పటికే ఇచ్చిన సమాచారం A సిస్టిక్ ఫైబ్రోసిస్కు కారణమవుతుందని అనుకుందాం మీరు ఆటోసోమల్ డామినెంట్ అయితే మీకు సిస్టిక్ ఫైబ్రోసిస్ ఉంటుంది ఇది మూలధనం లేదా మీరు వైవిధ్యభరితంగా ఉంటే మీరు అడవి రకం ఈ సమాచారాన్ని తెలుసుకుందాం ఇప్పుడు మేము జన్యురూపాన్ని ఉంచగలమా అవును మనము చేయగలము మరియు ఈ వ్యక్తి రాకేష్ సాధారణమైనవాడు అందువల్ల అతను ఉత్పరివర్తన alleleకి భిన్నమైన వ్యక్తిగా ఉండాలని మీరు ఆశిస్తారు ఎందుకంటే అతను సాధారణ వ్యక్తి కానీ అతని కుమారుడికి వ్యాధి ఉంది కాబట్టి అతను తప్పనిసరిగా చెడు allele లలో ఒకదాన్ని అందించాడు అదేవిధంగా అతని మొదటి భార్య ఇప్పుడు అతని రెండవ భార్య పూజ గురించి ఏమిటి కాబట్టి ఆమె సోదరుడు సిస్టిక్ ఫైబ్రోసిస్ కలిగి ఉన్న సంభావ్యతను చూద్దాం అంటే అతని జన్యురూపం చిన్నది చిన్నది అయిన ఉత్పరివర్తన allele కోసం సజాతీయంగా ఉండాలి అతని జన్యురూపం ఇదే అయితే సాధారణమైన ఆమె తల్లిదండ్రులు వైవిధ్యభరితంగా ఉండాలి లేకపోతే ఈ వ్యాధి వచ్చేది కాదు ప్రశ్న ఏమిటంటే ఆమె జన్యురూపం ఏమిటి ఆమె సాధారణ అడవి రకం అందువల్ల ఆమె ఉత్పరివర్తన allele కి సజాతీయమైన జన్యురూపం కాదు అడవి రకం కోసం ఆమె వైవిధ్యభరితంగా లేదా సజాతీయంగా ఉండాలి కాబట్టి ఏది సాధ్యమో ఈ రెండింటిలో ఏది సాధ్యమో మీకు ఎలా తెలుసు ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రత్యేక పిల్లవాడికి సిస్టిక్ ఫైబ్రోసిస్ సంభావ్యత గురించి మాట్లాడాలి మీరు సాధారణంగా చేసేది ఏమిటంటే జన్యుశాస్త్రంలో మీరు పున్నెట్ చతురస్రాన్ని పెట్టారు ఎందుకంటే దాన్ని మనము తల్లిదండ్రులుగా గుర్తిస్తాము కాబట్టి మీరు చెప్పేది రెండు రకాల గామేట్లు రెండు రకాల గామేట్లు మరియు అప్పుడు మీకు ఈ అవకాశాలు ఉన్నాయి ఆమె సాధారణంగా ఉన్నందున ఇది సాధ్యపడదు కాబట్టి ఆమె వైవిధ్యభరితంగా ఉండే సంభావ్యత మూడు పరిస్థితులలో ఒకదానిపై ఆధారపడి ఉంటుంది అంటే ఈ కలయికలో ఇది ఆమెకు హెటెరోజైగస్ స్థితిని కలిగి ఉండే సంభావ్యత దీని ఫలితంగా సిస్టిక్ ఫైబ్రోసిస్ అంటారు ఇదే జరిగితే మరియు మేము ఒక పరిస్థితి గురించి మాట్లాడు తున్నాము మరియు ఖచ్చితంగా అతను క్యారియర్ని కలిగి ఉంటాడని మనకు ఫెనోటైప్ తెలిస్తే అతను ఒక క్యారియర్ ఎందుకంటే అతని మొదటి కుమారుడికి సిస్టిక్ ఫైబ్రోసిస్ ఉంది ఎందుకంటే హోమోజైగోసిటీ మరియు స్పష్టంగా సంభావ్యత మీరు ఈ విధంగా సులభంగా లెక్కించవచ్చు ఇది ఆరవ వంతుకి సమానం ఈ ప్రత్యేక పిల్లవాడికి సిస్టిక్ ఫైబ్రోసిస్ వచ్చే అవకాశం ఉంది కొత్త తరంలో ఎవరికైనా వ్యాధి ఉంటుందా లేదా అని మీరు చెప్పగల మరియు అంచనా వేయగల గణన ఇది కాబట్టి వంశపారంపర్యంగా కూడా మీరు కొన్ని నిర్ధారణలకు రావడానికి ఇది సహాయపడు తుంది ఇప్పుడు మనము సంక్లిష్టతలను చూద్దాం వంశపు విశ్లేషణ ఎల్లప్పుడూ సులభం కాదు ఫెనోటైప్ పరంగా విలక్షణమైన మెండెలియన్ విభజనను అనుసరించని అనేక పరిస్థితులు ఉన్నాయి సమస్యలు ఉండవచ్చు ఆధిపత్య రుగ్మత విషయంలో మీరు తరచుగా ఎదుర్కొనే ఒక సమస్య వ్యాప్తి అంటే ఇక్కడ చూపబడినట్లుగా మీరు అసంపూర్ణ వ్యాప్తి అని పిలవబడేదాన్ని కలిగి ఉంటారు మీరు దానిని అసంపూర్తిగా చొచ్చుకుపోవడం లేదా నాన్ పెన్ట్రేషన్ అని పిలుస్తారు అంటే మీకు జన్యురూపం ఉండవచ్చు కానీ మీరు ఫెనోటైప్ చూపకపోవచ్చు కొన్ని సమయాల్లో మీరు లోపభూయిష్ట allele ను కలిగి ఉండవచ్చు కానీ మీరు లక్షణాలు కనిపించడం లేదు మీరు సాధారణంగానే ఉంటారు సంక్లిష్ట జన్యు పరస్పర చర్య కారణంగా ఇది జరుగుతుంది మనం దానిలోకి వెళ్ళకూడదు కాబట్టి ఈ కుటుంబాన్ని చూద్దాం ఈ కుటుంబం ఏమిటి ఈ కుటుంబంలో మీరు ఆటోసోమల్ లక్షణం లేదా ఆటోసోమల్ ఆధిపత్య లక్షణం లేదా తిరోగమన లక్షణాన్ని చూస్తారు మీరు ప్రభావితం చేసిన దాదాపు ప్రతి తరం మరియు ప్రభావితమైనది పురుషుడు మరియు స్త్రీ పురుషుడు లేదా స్త్రీ ద్వారా సంక్రమించినట్లు మీరు సులభంగా చూడవచ్చు అంటే ఇది ఆటోసోమల్ డామినెంట్ కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మీలాంటి వ్యక్తులు ప్రభావితమయ్యారు కానీ వారి తల్లిదండ్రులు ప్రభావితం కావడం మీరు చూడలేరు కానీ ఇక్కడ మళ్లీ మీరు ప్రభావితమయ్యారు కానీ ఈ తరం మీరు ఎవరినీ ప్రభావితం చేయలేదు అదేవిధంగా మీరు ప్రభావితం అయినవారిని చూస్తారు కానీ ఈ తరం అది ప్రభావితం కాదు మీరు ప్రభావితం అయినవారిని చూస్తారు ఈ తరం ప్రభావితం కాదు కాబట్టి దీనిని మనం వ్యాప్తి అని పిలుస్తాము ఇది పూర్తిగా విషయం లోపలికి వెళ్ళేది కాదు కేవలం ఒక జన్యురూపం కలిగి ఉండటం వలన మీకు ఫెనోటైప్ ఉందని నిర్ధారించబడదు కాబట్టి దానిని వ్యాప్తి అంటారు ఇప్పుడు మీరు నిజంగా ప్రవేశాన్ని ఎలా లెక్కిస్తారు ఎందుకంటే మీరు చొచ్చుకుపోవడా న్ని లెక్కించడం చాలా ముఖ్యం ఈ ప్రత్యేక సమలక్షణం కోసం నా వద్ద జన్యురూపం ఉంటే నేను సమలక్షణాన్ని కూడా అభివృద్ధి చేసే సంభావ్యత ఏమిటి కాబట్టి ఇది మీరు అడగాలనుకుంటున్న ఒక ముఖ్యమైన ప్రశ్న కాబట్టి ఇది మీరు ఒక నిర్దిష్ట సమలక్షణం కోసం లెక్కించవచ్చు ఇక్కడ లెక్కిద్దాం మీరు ఈ చొచ్చుకుపోవడాన్ని ఎలా లెక్కిస్తారు నువ్వది చేయగలవు కాబట్టి ఇది ఒక ఆధిపత్య రుగ్మత మరియు అది ఆటోసోమల్ డామినెంట్ అని ఊహిస్తూ కాపిటల్ A ఈ వ్యాధికి కారణమవుతుందని నేను సులభంగా చెబుతాను అందుచేత ఈ వ్యక్తి ఇక్కడ మరియు ఇక్కడ ఇక్కడ మనం విభజనను చూద్దాం వారు తప్పనిసరిగా తరం నుండి a ఉత్పరివర్తన allele అందుకున్నారు మరియు ఇది వివాహం అవుతుంది అంటే ఆమె DNA వారీగా ఈ కుటుంబానికి సంబంధించినది కాదు ఆమె ఈ వ్యక్తిని వివాహం చేసుకుంది కాబట్టి ఆమె బాగానే ఉందనుకుంటే ఆమె జన్యురూపం సాధారణ allele అడవి రకం హోమోజైగస్ కలిగి ఉంటుందని మీరు ఆశిస్తారు ఈ a ఈ వ్యక్తి నుండి వచ్చి ఉండాలి కానీ అతను ఒక క్యారియర్ మీరు ఇలా సూచించవచ్చు మరియు అతను లక్షణం లేనివాడు ఈ a ఇక్కడ నుండి వచ్చింది మరియు అందువల్ల ఆమె అడవి రకానికి సజాతీయంగా ఉండాలి మరియు అతను సాధారణమైనది అందువల్ల అడవి రకం కోసం సజాతీయమైనది మరియు ఆమె ఆధిపత్య allele కలిగి ఉంది తల్లిదండ్రులలో ఒకరి నుండి వచ్చి ఉండాలి అతను వివాహం చేసుకున్నాడు అందువల్ల అతని జన్యురూపం ఇది కావచ్చు మరియు ఆమె భిన్నమైనది కావచ్చు మనకు తెలియదు మనము చెప్పలేము అది వ్యాప్తి కావచ్చు అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తే ఈ వ్యక్తి వైవిధ్యభరితంగా ఉండాలి ఆమె అడవి రకం అని మరియు వివాహం చేసుకున్నట్లు ఊహించుకోండి అదేవిధంగా అతను ఫెనోటైప్ ను కలిగి ఉన్నాడు అందువల్ల అతని తండ్రి ఈ చెడు allele కి దోహదం చేశాడని మీరు అనుకుంటారు అతను వైవిధ్యభరితమైనవాడు మీరు ఈ విధంగా ప్లాట్ చేస్తారు ఇప్పుడు ఉత్పరివర్తన allele కోసం వైవిధ్యభరితమైన వ్యక్తుల కనీస సంఖ్యను చూద్దాం మనము దానిని లెక్కించవచ్చు 1 2 3 4 5 6 7 8 9 10 కనిష్టం పది వాటిలో ఎన్ని ఉన్నాయి ఫెనోటైప్ ను చూపుతాయా 1 2 3 4 5 6 కాబట్టి వ్యాప్తి 60 కాబట్టి మీరు ఈ విధంగా లెక్కకు చేరుకుంటారు కాబట్టి మీరు అనేక కుటుంబాలలో ఒకే వ్యాధికి సమానమైన సంఖ్యను పొందగలిగితే మీరు విశ్వాసంతో వ్యాప్తి స్థాయిని చెప్పవచ్చు కాబట్టి ఇచ్చిన సంభావ్యత ఒక శిశువు యొక్క వ్యాధిని ఎలా ఉంటుందో అంచనా వేయడానికి కూడా ఇది మీకు సహాయపడుతుంది కాబట్టి మీరు ఈ విధంగా లెక్కిస్తారు మెండెలియన్లో ఉన్న సమస్యలలో ఇది ఒకటి లక్షణం కనిపించని వ్యక్తులను మీరు కనుగొంటారు కానీ వారికి జన్యురూపం ఉంది మీ వంశపు విశ్లేషణను ప్రభావితం చేసే ఇతర కారకం వేరియబుల్ ఎక్స్ప్రెషన్ అంటే మీకు వ్యాధి allele ఉంది కానీ మీరు ఒక సమలక్షణాన్ని వ్యక్తీకరించాలా వద్దా అనేది వివిధ ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది మరియు ఇక్కడ అది వ్యాప్తి వంటిది కాదు చొచ్చుకుపోవడం నలుపు మరియు తెలుపు మీకు వ్యాధి ఉన్నా లేదా మాకు వ్యాధి లేదు కానీ తరచుగా మీకు ఈ రెండింటి మధ్య ఉండే పరిస్థితి ఉంటుంది అంటే మీకు వ్యాధి లేదా లక్షణాలు ఉన్నాయి కానీ అది అంత తీవ్రంగా ఉండకపోవచ్చు ఇది కొంతమంది వ్యక్తులలో తేలికగా ఉండవచ్చు కొందరిలో చాలా తీవ్రంగా ఉండవచ్చు మితంగా ఉండవచ్చు మరియు ఇక్కడ చూపిన విధంగా వంశంలో కూడా సూచించవచ్చు ఉదాహరణకు మీరు వివిధ రకాల ఫిల్లింగ్ని ఉపయోగించవచ్చు ఉదాహరణకు ఇది తీవ్రంగా ప్రభావితమైన వ్యక్తి అంత తీవ్రమైనది కాదు కాస్త తేలికగా ఉంటుంది మరియు ఇవి చాలా తేలికపాటి సమలక్షణం కాబట్టి ఫినోటైప్ యొక్క వర్ణపటాన్ని లేదా లక్షణాలు లేదా తీవ్రతను సూచించడానికి వృత్తం లేదా చతురస్రం అనే వ్యక్తికి సంబంధించిన చిహ్నాలలో మీరు వివిధ పూరకాలను ఉపయోగించవచ్చు వ్యాధి తీవ్రత పరంగా కుటుంబంలో ఎలా నడుస్తుందో అర్థం చేసుకోవడానికి కూడా ఇది మీకు సహాయం చేస్తుంది ఇది సులభంగా తీసుకురాగల మరొక సమాచారం ఇది వ్యాధికి దోహదపడే ఇతర అంశాలను కూడా అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది కాబట్టి ఇది మరొక వేరియబుల్ మీకు ఇతర షరతులు ఉన్నాయి ఉదాహరణకు మీరు ఒక జన్యువులోని ఒక నిర్దిష్ట జన్యుపరమైన లోపం నిర్దిష్ట జన్యు ఉత్పరివర్తన ఫలితంగా వచ్చే వ్యాధిని కలిగి ఉండవచ్చు కానీ అకస్మాత్తుగా ఫెనోటైప్ ఒక వ్యక్తి నుండి అదృశ్యమవుతుంది అతనికి మ్యుటేషన్ ఉండవచ్చు కానీ ఫెనోటైప్ ను చూపించకపోవచ్చు దీనిని కాంప్లిమెంటేషన్ అంటారు జన్యుపరమైన లోపం కారణంగా వినికిడి లోపం ఉన్న స్థితిలో మీరు తరచుగా వినే ఉంటారు ఇక్కడ ఎలా ఉంటుందో చూద్దాం మనము రెండు విభిన్న జన్యువులలో జన్యుపరమైన లోపం గురించి మాట్లాడుతున్నాము మరియు ఇక్కడ ఈ కుటుంబంలో ఉదాహరణకు ఇది లోపం వల్ల వస్తుంది ఉదాహరణకు ఈ చిన్న a మరియు మీకు భిన్నమైన తల్లిదండ్రులు ఉన్నారు మరియు మీకు లోపం ఉంది మరియు మీరు ఈ ప్రత్యేకతను చూడండి వ్యక్తి హోమోజైగస్ స్థితిలో లోపభూయిష్ట allele కలిగి ఉన్నాడు అందువల్ల మీరు లక్షణాలను చూపుతున్నారు మరియు అతను ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నాడు మళ్లీ ఇదే పరిస్థితి ఉంది కానీ ఆమెకు పూర్తిగా భిన్నమైన జన్యువులో లోపం ఉంది మరియు ఆ పరిస్థితి కూడా తిరోగమనంగా ఉంది మరియు అందువల్ల మీ వద్ద రెండు కాపీలు హోమోజైగస్ స్థితిలో ఉన్నాయి మరియు ఆమె లక్షణాలను చూపుతోంది ఇది ఎలా జరిగిందంటే అలాంటి ఇద్దరు వ్యక్తుల మధ్య వివాహం జరిగినప్పుడు రెండు వేర్వేరు జన్యువుల ఫలితంగా ఒకే విధమైన పరిస్థితులు ఏర్పడ్డాయి తరువాతి తరం వారి పిల్లలు సాధారణమైనవని మీరు కనుగొంటారు ఇది జరుగుతుంది ఎందుకంటే జన్యు లోపాలలో ఒకటి ఇతర జన్యు లోపం యొక్క ప్రభావాన్ని ముసుగు చేస్తుంది దీనిని కాంప్లిమెంటేషన్ అంటారు అంటే ఇతర జన్యు లోపం ద్వారా రక్షించబడిన ఏదైనా లోపం ఇక్కడ నుండి వస్తుంది వారి స్వంతంగా అవి రుగ్మతకు దారితీస్తాయి కానీ అవి ఇలా కలయికలో వచ్చినప్పుడు అది రక్షిస్తుంది ఇది కొన్ని ప్రత్యేక సందర్భాలలో తెలియదు మరియు ఇది వంశాన్ని పరిశీలించడం ద్వారా వంశపారంపర్యంగా మాత్రమే చూడటం ద్వారా మీరు చెప్పగలరు మరియు వారు జన్యురూపం కలిగి ఉంటారని మీరు ఊహించలేరు వారు వైవిధ్యభరితమైనవారని మీరు అనుకుంటారు అందువల్ల అవి కనిపించడం లేదు కానీ సమస్యలు ఉన్నాయి మీరు నిజంగా అలాంటి కేసులను కూడా చూడాలి ఇవి మినహాయింపులు కానీ చాలా సాధారణం కాదు కానీ ఇది అరుదైన పరిస్థితి కానీ ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి మెండెలియన్ వంశపు నమూనాలోని ఇతర సమస్య ముద్రణ ముద్రణ రుగ్మత అని మీరు అంటారు సాధారణంగా తల్లిదండ్రుల నుండి మనం పొందే రెండు allele లో ఒకదాని నుండి వ్యక్తీకరించబడే జన్యువులలో లోపం వలన ఇవి స్పష్టంగా ఆటోసోమల్ కాబట్టి మీరు తండ్రి నుండి అందుకున్న కాపీలో ఒకటి జన్యు కాపీలను చూసినప్పుడు మరొకటి తల్లి నుండి వచ్చింది మరియు మాకు తెలుసు కొన్ని జన్యువులకు మీరు తండ్రి లేదా తల్లి నుండి పొందిన allele మాత్రమే వ్యక్తపరుస్తారు కాబట్టి అది ఇక్కడ చూపబడిన విషయం కాబట్టి మీరు తల్లి మరియు పితృ క్రోమోజోమ్లలో ఒక జన్యువు ను కలిగి ఉన్నారని మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా మరియు ఇక్కడ చూపబడినది ఏమిటంటే ఉదాహరణకు మీరు ఈ లాలిపాప్లోకి చూస్తే ఇది ఒక జన్యువు అని భావించి ఈ జన్యువు వ్యక్తీకరించబడినప్పుడు మాత్రమే ఇది పితృ పితృ కాపీపై ఉంది కాబట్టి నిర్దిష్ట జన్యువు మాత్రమే వ్యక్తీకరించబడింది తల్లి క్రోమోజోమ్పై ఉన్నది నిశ్శబ్దం చేయబడుతుంది కొన్ని ఇతర జన్యువులలో ఇది వ్యతిరేకం ఈ సందర్భంలో ఏమి జరుగుతుందంటే అటువంటి జన్యువు కొరకు ఉదాహరణకు పితృ allele పై సాధారణంగా వ్యక్తీకరించబడే ఒక జన్యువు ఈ ప్రత్యేక జన్యువు కొరకు నిశ్శబ్దం చేయబడిన క్రోమోజోమ్పై ఒకే జన్యువు యొక్క మ్యుటేషన్ ఉన్నట్లయితే ఇప్పుడు ఇది తల్లి కాపీలో మ్యుటేషన్ ఉన్న వ్యక్తికి ఈ రకమైన జన్యురూపం ఉంటే అప్పుడు అతను ఇంకా సాధారణంగానే ఉంటాడు ఎందుకంటే ఈ కాపీని నిశ్శబ్దం చేయాల్సి ఉంటుంది మరోవైపు ఉత్పరివర్తన allele పితృ allele అయితే ఇప్పుడు ఇతర కాపీ అడవి రకం అయినప్పటికీ ఇది ఈ లోపం నుండి రక్షించబడదు ఎందుకంటే ఇది నిశ్శబ్దం చేయబడుతుంది అందువల్ల ఈ వ్యక్తికి వ్యాధి ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ చూసేది ఒక వంశపారంపర్యంగా ఉంటుంది దీనిలో వృత్తంలోని చుక్కలు లేదా క్యారియర్లకు ప్రాతినిధ్యం వహించే చతురస్రం ఇప్పుడు మనం ఇక్కడ చూపించడానికి ప్రయత్నిస్తున్నది అదే లోపభూయిష్ట allele ఎలా తల్లి లేదా తండ్రి గుండా వెళుతుంది ఫలితంగా రుగ్మత ఏర్పడుతుంది లేదా ఏర్పడదు మీరు ఇక్కడ చూడవచ్చు ఉదాహరణకు ఈ వ్యక్తి ఒక క్యారియర్ మరియు అతను సమలక్షణాన్ని కూడా చూపుతాడు అతను లోపభూయిష్ట జన్యువును కలిగి ఉన్నాడు కానీ ఇది అతను తన తండ్రి నుండి వారసత్వంగా పొందాడు మీరు దీనిని ఇక్కడ చూడగలిగినట్లుగా ఎరుపు రంగులో చూపుతారు ఈ పితృ allele ఎరుపు రంగులో ఉంటుంది అతను దానిని తండ్రి నుండి అందుకున్నాడు అందుచేత అది ఎరుపు రంగులో ఉంది మరియు అది మీరు లోపం కలిగి ఉన్నందున మీకు తెలుస్తుంది ఇది ప్రేడర్ విల్లీ సిండ్రోమ్ అని అదేవిధంగా అతని కుమార్తె మరియు అతని కుమారుడు అయితే అతని తండ్రి సాధారణమైనవాడు అయినప్పటికీ అతను లోపభూయిష్ట allele మోస్తున్నాడు ఎందుకంటే ఈ ప్రత్యేక లోపభూయిష్ట allele అతని తల్లి నుండి వచ్చింది అందువల్ల ఇది తల్లి మరియు మాతృ కాపీని ఎలాగైనా నిశ్శబ్దం చేయాలి అతను సాధారణ allele ను దానం చేసిన తండ్రిని పొందాడు కాబట్టి అతను బాగానే ఉన్నాడు అదేవిధంగా మీరు ఇక్కడ చూడవచ్చు తల్లి నుండి ఇది మళ్లీ నిశ్శబ్దం చేయబడింది అందువల్ల ఇది ఆమె కుమార్తెపై ప్రభావం చూపలేదు మరియు ఆమె తరువాతి తరానికి ఈ ఉత్పరివర్తన allele అతని కుమారుడికి అందించగలదు మళ్ళీ కొడుకు ప్రభావితం కాదు ఎందుకంటే ఇది తల్లి allele మరియు అది ఎలాగైనా నిశ్శబ్దం చేయబడుతుంది అయితే ఇది తరువాతి తరానికి వెళ్లినప్పుడు ఈ వ్యాధి రావడం మీరు చూస్తారు ఎందుకంటే ఇది ఇక్కడ వ్యక్తీకరించాల్సిన పితృ allele ఎందుకంటే ఇది పురుషుడి నుండి వస్తుంది అదేవిధంగా ఒక లోపం అది పితృ లేదా మాతృత్వం అనేదానిపై ఆధారపడి అది ఏ వంశం గుండా వెళుతుందనే దానిపై ఆధారపడి మూలాధార ప్రభావం ఆధారంగా వ్యాధిగా అభివృద్ధి చెందుతుందని మీరు చూస్తారు కాబట్టి ముద్రణ రుగ్మతకు ఇది ఒక ఉదాహరణ మరియు మీరు వంశపారంపర్యంగా చూసేటప్పుడు అటువంటి చిక్కులకు రుగ్మతకు ప్రాతినిధ్యం వహిస్తారని మీకు తెలిసే వరకు విభజన విధానాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం ఇతర ఉదాహరణను యాంటిసిపేషన్ అని అంటారు కాబట్టి మీరు గుర్తుచేసుకుంటే వేరియబుల్ ఎక్స్ప్రెషన్ అని పిలువబడే ఒక షరతు గురించి మేము చర్చించాము దీనిలో ప్రతి తరంలో అది తీవ్రంగా లేదా తక్కువ తీవ్రంగా లేదా మితంగా లేదా మరింత తీవ్రంగా ఉండవచ్చు కానీ ప్రతి తరువాతి తరంలో వ్యాధి మరింత తీవ్రంగా మరియు తీవ్రంగా మారడానికి ఒక పరిస్థితి ఉంది అంతే కాదు మీరు రుగ్మతను అభివృద్ధి చేసే వయస్సు ప్రారంభ వయస్సు అవుతుంది అది తగ్గుతుంది ఉదాహరణకు ప్రస్తుత తరంలో ఇది ప్రారంభ వయస్సు 12 కావచ్చు మునుపటి తరంలో ఇది 20 కావచ్చు ముందు తరం 40 కావచ్చు మరియు అదే ఇక్కడ సూచించబడింది మీరు ఇక్కడ చూడగలిగితే ఇప్పుడు మీకు మూడు తరం కుటుంబం ఉంది మరియు ఈ వ్యక్తి లోపభూయిష్ట allele కలిగి ఉన్నట్లు మీరు చూడవచ్చు మరియు ఇది ఒక ప్రధాన రుగ్మత ప్రతి తరం పురుషులు మరియు మహిళలు ఇద్దరూ ప్రభావిత మయ్యారు మరియు ఆమె 65 ఏళ్ళ వయసులో ఒక రుగ్మతను అభివృద్ధి చేసినట్లు మీరు చూడవచ్చు ఈ తరంలో ఇది 40 సంవత్సరాలు తరువాతి తరంలో ఇది 20 కి చేరుకుంది కాబట్టి దీనిని ఎదురుచూపు అంటారు కాబట్టి తరువాతి తరంలో వ్యాధి మరింత తీవ్రంగా మరియు ముందుగానే ప్రారంభమవుతుందని మీరు ఆశించవచ్చు మరియు ఇది డైనమిక్ మ్యుటేషన్ అని పిలువబడే ఒక నిర్దిష్ట సమూహం కారణంగా జరుగుతుంది దీనిని మనం తరువాత వివరిస్తాము కానీ ఇది చాలా ప్రత్యేకమైనది మరియు సాధారణ మెండెలియన్ నమూనాకు మినహాయింపు ఇప్పుడు మ్యుటేషన్ ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది మరియు ఎక్కడ జరిగింది అనే విషయాలకు సంబంధించి మేము కొన్ని సమస్యలను పరిశీలించబోతున్నాం మీరు ఒక కుటుంబంలో అకస్మాత్తుగా వ్యాధిని కలిగి ఉండవచ్చు వారసత్వంగా అవసరం లేదు మునుపటి తరానికి ఎటువంటి లక్షణాలు ఉండకపోవచ్చు మరియు ఇది జరుగుతుంది ఎందుకంటే డి నోవో మ్యుటేషన్ అని పిలవబడేది అంటే ఒక కుటుంబంలో మొదటిసారిగా ఏదో జరుగుతుంది కాబట్టి సూక్ష్మక్రిమి కణాలలో లోపం ఏర్పడింది మరియు దాని ఫలితంగా మీకు జన్యు పరివర్తన ఉంది మరియు తరువాతి తరం నుండి మీరు లక్షణాలను చూస్తారు మరియు అలాంటి మ్యుటేషన్ ఎక్కడైనా జరగవచ్చు ఇది యాదృచ్ఛిక సంఘటన ఇది సూక్ష్మక్రిమి కణాలలో జరగవచ్చు ఇది సూక్ష్మక్రిమి కాని కణాలలో జరగవచ్చు ఉదాహరణకు సోమాటిక్ కణజాలం కాబట్టి ఇది ఎక్కడ జరిగిందో దాన్నిబట్టి అది వారసత్వంగా వస్తుందా లేదా అనే దానిపై ప్రభావం చూపుతుంది ఉదాహరణకు మీ శరీరంలో మీ సూక్ష్మక్రిమి కణాలు కాకుండా ఎక్కడో ఒక చోట సోమాటిక్ మ్యుటేషన్ ఉత్పరివర్తనలు అని పిలవబడేవి ఉన్నట్లయితే అది నిర్దిష్ట స్థితికి దారి తీయవచ్చు ఉదాహరణకు అనేక కణితులు లేదా క్యాన్సర్లు సోమాటిక్ మ్యుటేషన్ ఫలితంగా ఏర్పడతాయి కానీ అవి ప్రసారం చేయబడలేదు బీజ కణాలలో ఇటువంటి లోపాలు ఉండవు కనుక అది పోదు కానీ ఒక వ్యక్తి యొక్క జెర్మ్ కణాలలో ఒకదానిలో లోపాలు ఉంటే మరియు అది జరిగితే ఆ బీజ కణం పిండం మరియు పిల్లలు ఏర్పడటానికి దారితీసినట్లయితే తరువాతి తరంలో మీకు ఫెనోటైప్ ఉందని మీరు చూస్తారు కాబట్టి వీటిని ప్రసారం చేయగల జెర్మ్ లైన్ మ్యుటేషన్ అంటారు కానీ సోమాటిక్ మ్యుటేషన్ సంభవించవచ్చు అంటే మీరు జెర్మ్ సెల్ కాకుండా మీ మ్యుటేషన్ కలిగి ఉంటారు మరియు మీ కణజాలంలో కణాల సమూహం ఉంటుంది వాటిలో కొన్ని ప్రత్యేకమైన మ్యుటేషన్ కలిగి ఉంటాయి మరొకటి అడవి రకం దీనిని మొజాయిసిజం అంటారు కొంతమంది వ్యక్తులు మొజాయిసిజానికి ఒక ఉదాహరణగా ఉండే వివిధ రకాల చర్మపు పాచెస్ కలిగి ఉంటారు కాబట్టి అది ఎలా జరుగుతుంది కాబట్టి ఈ రకమైన సంక్లిష్టతకు రెండు విభిన్న అవకాశాలు ఉన్నాయి ఒకటి ఇక్కడ చూపిన విధంగా మీకు స్పెర్మ్ మరియు ఎగ్ ఫలదీకరణం మరియు ఫలితంగా జైగోట్ ఉంటుంది జైగోట్ గుణించి పిండం ఏర్పడినప్పుడు ఒక నిర్దిష్ట కణం ఉండవచ్చు కొంత మ్యుటేషన్ పొందవచ్చు మరియు కణాలు విభజించబడుతున్నాయి మరియు ఈ ప్రత్యేక వంశం నుండి ఉత్పన్నమయ్యే అన్ని కణాలు మ్యుటేషన్ను కలిగి ఉంటాయి కాబట్టి మీరు రెండు విభిన్న జన్యురూపాలను కలిగి ఉన్న వ్యక్తిని కలిగి ఉంటారు కొన్ని కణాల సమూహం ఉదాహరణకు మ్యుటేషన్ కోసం హెటెరోజైగస్ ఇతర సమూహాలు దాని కోసం అడవి రకం లేదా పరిస్థితులు ఉండవచ్చు అభివృద్ధి సమయంలో మీరు రెండు ఇండిపెండెంట్ పిండాలను కలిగి ఉంటారు ఫలితంగా రెండు ఇండిపెండెంట్ సెట్ల స్పెర్మ్ మరియు అండం ఏర్పడతాయి మరియు అవి కలిసి అభివృద్ధి చెందుతున్నప్పుడు అవి కలిసి ఏర్పడేలా ఏర్పడవచ్చు చిమెరా గా వారు పిలవబడేదానికి రెండు వేర్వేరు విధమైన వ్యక్తిగత మిశ్రమం ఉంది కానీ చివరికి వారు ఒకే వ్యక్తిగా అభివృద్ధి చెందుతారు కాబట్టి అది జరిగినప్పుడు మీరు శరీరంలో వైవిధ్యం ఉండవచ్చు ఉదాహరణకు మీరు చూసే కంటి రంగులో వ్యత్యాసం మరియు ప్రజలు చూపించిన అనేక ఉదాహరణలు ఉన్నాయి ఇందులో వ్యక్తులు ఉదాహరణకు లేదా X 46XX మరియు XY కోసం చిమెరా XY అని కొన్ని కణాలు ఉన్నాయి XX మరియు కొన్ని కణాలు ఉన్నాయి పరిస్థితులు ఉన్నాయి అలాగే రెండు వేర్వేరు రక్త సమూహాలకు రక్త కణాలు ఉన్నట్లు తెలిసిన వ్యక్తులు ఉన్నారు ఇటువంటి అనేక పరిస్థితులు ఉన్నాయి దీని ఫలితంగా ఇవి చాలా అరుదు కానీ అవి ఖచ్చితంగా ఉన్నాయి అదేవిధంగా రెండు వేర్వేరు మూలాలను సూచించే సూక్ష్మక్రిమి కణాలు ఉన్నాయి మరియు ఆ జెర్మ్స్ తరువాతి తరం పిల్లవాడు 50 సారూప్యతను చూపకపోవచ్చు ఇది దాని కంటే చాలా తక్కువగా ఉంటుంది ఇది ఏ జెర్మ్ సెల్ కిడ్ ఏర్పడటానికి దారితీసింది అనేదానిపై ఆధారపడి ఉంటుంది పై కాబట్టి ఇది సంక్లిష్టత ఇది చాలా ప్రత్యేకమైనది మరియు మనము వాటిని చూస్తాము కాబట్టి మెండెలియన్ నమూనాలలో మనం అందంగా చూసేది ఏమిటంటే మనం ఇప్పటివరకు చర్చించినది మోనోజెనిక్ రుగ్మతల కోసం అంటే ఒక జన్యువులో లోపం వల్ల మీకు ఫెనోటైప్ ఉంటుంది అయితే మీకు బహుళ జన్యువుల వలన కలిగే పరిస్థితులు కూడా ఉన్నాయి అనగా బహుళ జన్యువులు పరస్పరం సంకర్షణ చెందుతాయి మరియు ఒక నిర్దిష్ట ఫెనోటైప్ ను ఏర్పరుస్తాయి లేదా ఫెనోటైప్ ని ప్రకృతి ద్వారా సవరించవచ్చు దీనిని క్లుప్తంగా అంటారు అది కూడా మీరు దీనిని ఇప్పుడు ఎపిజెనెటిక్స్ అని పిలుస్తారు ఉదాహరణకు ఊబకాయం లేదా మధుమేహం జన్యుపరమైన మూలం కావచ్చు కానీ ఇది మీ జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది మీ ఆహారం తీసుకోవడం మరియు అనేక ఇతర జీవనశైలిని బట్టి మీకు మధుమేహం లేదా ఊబకాయం వచ్చే ప్రమాదం పెరుగుతుంది కాబట్టి ఈ రోజు మీరు మాట్లాడే సమలక్షణం ఈ మూడింటిలో ఒకదాని ఫలితంగా ఉండవచ్చు అంటే మీ జన్యురూపం లేదా సమలక్షణం ఒక జన్యువులోని లోపం వల్ల కావచ్చు లేదా బహుళ జన్యువులు కావచ్చు లేదా పర్యావరణం కావచ్చు మనం ఇప్పుడు అర్థం చేసుకున్నది ఏమిటంటే ఈ మూడు మూలకాలను ఒకే జన్యు లోపాలు లేదా బహుళ జన్యు లోపాలు లేదా పర్యావరణ ప్రభావం మరియు మీరు చూసే ఏదైనా సమలక్షణాన్ని కలుపుతూ త్రిభుజంలో ఎక్కడో ఒకచోట ఉంచవచ్చు మీరు చేతులు పట్టుకోవడం గురించి మాట్లాడితే మీ ఎడమ బొటనవేలు కుడి వైపున అది బహుశా మోనోజెనిక్ కావచ్చు ఎందుకంటే మనము దానిని కుటుంబంలో గుర్తించగలం మనము చర్చించిన హిమోఫిలియా ఇది మోనోజెనిక్ కానీ మీకు రుగ్మత ఆధిపత్య రుగ్మత ఉంది అది అసంపూర్తిగా చొచ్చుకుపోతుంది అంటే 60 చొచ్చుకుపోతుంది కాబట్టి మీకు జన్యురూపం ఉండవచ్చు కానీ మీరు వ్యాధిని అభివృద్ధి చేసే సంభావ్యత 60 అది ఇక్కడ ఎక్కడో ఉంది కాబట్టి దోహదపడే మరికొన్ని జన్యువులు ఉన్నాయి అది దాని నుండి లేదా కాంప్లిమెంటేషన్ నుండి కాపాడుతుంది ఉదాహరణకు అది మళ్లీ ఇక్కడ ఎక్కడైనా ఉండవచ్చు రెండు జన్యువులు ఒకదానికొకటి కాపాడతాయి మధుమేహం ఊబకాయం జన్యుపరమైన పర్యావరణ ప్రభావం కావచ్చు మీరు త్రిభుజంలో ఎక్కడో చూస్తున్న ఫెనోటైప్ ను' అందంగా ఉంచవచ్చు అదే భావన మరియు సమలక్షణానికి జన్యుశాస్త్రం మరియు జన్యుపరమైన సహకారాన్ని మనం నిజంగా ఎలా విడదీస్తామో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము అవి మనము మిగిలిన లెక్చర్స్ లో చర్చిస్తాము దీనితో రెండవ వారం రెండవ లెక్చర్ పూర్తి అవుతుంది